మునుపటి ఉపన్యాసంలో అనిశ్చితి సూత్రం గురించి తెలుసుకున్నాము మరియు x మరియు p పరంగా దీని అర్థం xp ఎల్లప్పుడూ 2 కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉంటుంది ఇది క్వాంటం కండిషన్తో పాటు కౌచీ స్క్వార్జ్ అసమానతని ఉపయోగించి పొందబడింది ఆపై నేను మీకు క్వాంటం మెకానిక్స్లో ఎలా కనిపిస్తుందనే దాని గురించి వాదనలు ఇచ్చాను ఒకటి నేను ఒక కణాన్ని వేవ్ ప్యాకెట్గా పరిగణిస్తే అప్పుడు వేవ్ ప్యాకెట్ యొక్క పరిధి కణం యొక్క స్థితిలో అనిశ్చితి మరియు ఈ వేవ్ ప్యాకెట్ వేర్వేరు కేసుల తరంగాలను కలిగి ఉంటుంది కాబట్టి మొమెంటం కూడా అనిశ్చితంగా ఉంటుంది మరియు అందువల్ల xp విలువ h క్రమంలో వస్తుంది నేను మీకు అందించిన ఇతర వాదన ఏమిటంటే స్థానం కోసం ఐగెన్ ఫంక్షన్ని ఉపయోగించడం ఇది δ ఫంక్షన్ మరియు ఇది అన్ని సమాన ఆంప్లిట్యూడ్ల యొక్క ప్లేన్ వేవ్లను కలిగి ఉంటుంది కాబట్టి x 0 p → కి వెళుతుంది కాబట్టి మీరు x→ చేసినప్పుడు p → 0 కి వెళుతుంది నేను మీకు ఇచ్చిన మూడవ ఉదాహరణ ప్లేన్ వేవ్ అంటే నా దగ్గర స్థిర మొమెంటం p ఉన్న పార్టికల్ ఉంటే అప్పుడు సంబంధిత తరంగం x→∞ అయితే p0 కాబట్టి మీరు సాధ్యమయ్యే రెండు కేసులని చూశారు అలాగే మధ్యలో ఏదో చూశారు నేను ఈ రోజు కొత్త టాపిక్ని ప్రారంభించే ముందు మీకు మరొక వాదన ఇవ్వాలనుకుంటున్నాను దానిని హైసెన్బర్గ్ మైక్రోస్కోప్ అంటారు నేను ఖచ్చితంగా 100 ఖచ్చితత్వంతో x మరియు సంబంధిత మొమెంటంను ఎందుకు కనుగొనలేను అని కూడా ఇది మీకు తెలియజేస్తుంది నేను మైక్రోస్కోప్ ద్వారా ఎర్రటి చుక్క లెన్స్ ద్వారా కణాన్ని చూస్తున్నాను అనుకుందాం ఈ లెన్స్ యొక్క వ్యాసార్థం a మరియు నేను దిగువ నుండి ఈ కణంపై కాంతిని ప్రకాశిస్తున్నాను కాబట్టి కణాన్ని తాకిన కాంతి మైక్రోస్కోప్లోకి వెళితే అది కణాన్ని తాకి మైక్రోస్కోప్లోకి వెళుతుంది అది ఎరుపు రంగులో చూపిన ఈ కోణంలోనే వెళ్లాలి కాబట్టి మైక్రోస్కోప్ అది కణమని మరియు కాంతి కిరణాలు ఈ కోణంలోకి వెళ్లాలని స్పష్టం చేయడానికి మళ్లీ నేను దీన్ని చేస్తాను ఇది a మరియు మనం కణాన్ని ఫోకల్ లెంగ్త్ వద్ద ఉంచుతాము అంటే నేను ఇక్కడ నలుపు రంగు ద్వారా చూపించే ఈ కోణం af ఇప్పుడు కిరణాలు ఫోటాన్లుగా వస్తున్నాయని పరిగణించండి ఒక ఫోటాన్ నేరుగా ఒక కోణంలో వెళ్తుంది అంటే మొమెంటం మారుతుంది కాబట్టి ఫోటాన్ మొమెంటమ్లో మార్పు pphoton ఫోటాన్ అవుతుంది ఇది pphoton af కి సమానం కాబట్టి ఈ ఫోటాన్ ఎలక్ట్రాన్కు కిక్ ఇస్తుంది కణానికి ఒక కిక్ ఇస్తుందని మరియు కణపు మొమెంటం కూడా అదే మొత్తంలో pphotonaf తో మారుతుందని సూచిస్తుంది కాబట్టి నేను ఈ కణం యొక్క మొమెంటంను మారుస్తాను నేను దానిని తరువాత కొలిస్తే ఫోటాన్ దానిని కొట్టడానికి ముందు అది ఏమిటో చెప్పలేను కాబట్టి ఒక కణం యొక్క మొమెంటంలోని అనిశ్చితి నేను గమనిస్తే అది ఈ క్రమంలో ఉంటుంది మరియు ఈ మొమెంటం x దిశలో మారుతుంది ఇది నా దిశ x అని ఇక్కడ చూపిస్తాను కణం యొక్క స్థానం ఎలా ఉంటుంది ఇప్పుడు మైక్రోస్కోప్ యొక్క రిజల్యూషన్ lighta క్రమంలో ఉంది అందువల్ల మనం చెప్పగలిగేది ఏమిటంటే ఈ కణాన్ని ఒక కోణంలో నిర్ణయించవచ్చు ఇది ఈ కోణంలో ఉంటుంది మరియు అందువల్ల x స్థానం లైట్ f యొక్క క్రమంలో ఉంటుంది కాబట్టి నేను ఈ lighta కంటే మెరుగైన ఖచ్చితత్వంతో కణం యొక్క స్థానాన్ని నిర్ణయించలేను మరియు పర్యవసానంగా కణంలో మొమెంటం మార్పు ఉంటుంది మరియు ఈ లబ్దము xplighta pphotonaf ఇకడ f మరియు a ని రద్దు అవుతాయి కనుక lightpphoton∼h కాబట్టి Δxp∼h కాబట్టి ఈ వాదన ద్వారా మీరు చూసేది ఏమిటంటే నేను x యొక్క ఖచ్చితత్వంతో ఒక కణాన్ని గమనించినట్లయితే నేను x ని మెరుగ్గా చేయాలనుకుంటే నేను అతి తక్కువ వేవ్ లెంగ్త్ తరంగదైర్ఘ్యంని ఉపయోగించాలి నేను అతి తక్కువ వేవ్ లెంగ్త్ తరంగదైర్ఘ్యంని ఉపయోగిస్తే కణాల మొమెంటంలో మార్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనిశ్చితి సూత్రం ద్వారా పరిమితం చేయబడిన దానికంటే ఎక్కువ ఖచ్చితత్వంతో నేను మొమెంటం మరియు స్థానం రెండింటినీ కనుగొనలేను కాబట్టి ఇది ఇన్బాక్స్లో కూడా వచ్చిన వాదన ఇది అనిశ్చితి వాదన అనిశ్చితి సూత్రం అన్ సర్టెనిటి ప్రిన్సిపుల్ దీనిని పూర్తి చేసినందున ఇపుడు సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణాన్ని వివరించబోతున్నాను టైమ్ డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అంటే ఏమిటి ఇప్పటివరకు మనం స్థిర స్థితి ష్రోడింగర్ సమీకరణంతో వ్యవహరించాము తరంగ సమీకరణానికి స్థిర స్థితిని అభివృద్ధి చేసే వాదనలను మనం ఇచ్చామని గుర్తుంచుకోండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నది ఏమిటంటే వేవ్ ఫంక్షన్ సమయంతో పాటు ఎలా మారుతుంది ఇప్పటివరకు మనం లెక్కించిన దాని ద్వారా ψ ఇస్తుంది ψxt అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి నేను ఒకదాన్ని కలిగి ఉంటే అది సమయంతో పాటుగా పరిణామం చెందుతుంది మరియు అది సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణం ద్వారా నిర్వహించబడుతుంది నిజంగా చరిత్రలోకి వెళ్లకుండా మరియు అది ఎలా వచ్చింది అన్న విషయాలు విస్తరించకుండా నేరుగా మీకు iℏdψdtగా ఇవ్వబడిన సమీకరణాన్ని తెలియజేస్తాను నేను మళ్లీ 1 D కి పరిమితం చేస్తున్నాను ఇది 22m కి సమానం ఇప్పుడు నేను పాక్షిక అవకాలనాన్ని ఉపయోగించబోతున్నాను ఎందుకంటే ఇది x మరియు t పై రెండింటిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి 2xtx2Vxψxt 3D పరంగా iℏdψrtdt 22m2rtVrψrt అవుతుంది ఇప్పుడు ఈ ఆపరేటర్ 22md2dx2Vx అనేది ఎనర్జీ ఆపరేటర్ లేదా హామిల్టోనియన్ అని గుర్తుంచుకోండి కాబట్టి చాలా వరకు ఈ సమీకరణం iℏdψrtdtHψrt అని కూడా రాయబడుతుంది ఇది పూర్తి ష్రోడింగర్ సమీకరణం ఇది నిశ్చల స్థితుల కోసం స్థిర స్థితి ష్రోడింగర్ సమీకరణం కాబట్టి సమయ ఆధారిత ష్రోడింగర్ సమీకరణం ఏమి చేస్తుందో ఇప్పుడు చూద్దాం నేను స్థిరమైన స్టేట్ లకు TDSE ఇచ్చినట్లుగా రాయబోతున్నాను కాబట్టి నేను iℏ∂ψ∂tH ని కలిగి ఉన్నాను మరియు మొదటి స్థిర స్థితిని నేను nలో H ఆపరేటింగ్ని రాయబోతున్నాను మరియు ఇది నాకు Enn ని ఇస్తుంది ష్రోడింగర్ సమీకరణం యొక్క స్థిర స్థితి పరిష్కారాల కోసం నేనుiℏdndtEnn ని కలిగి ఉన్నాను మరియు వెంటనే మీరు nrt nr0లేదా ఏ సమయంలో అయినా పరిష్కారం రాయవచ్చు కాబట్టి నేను దీన్ని రాయగలను సమయం స్వతంత్రe iEnt కాబట్టి వేవ్ ఫంక్షన్ లేదా ఐగెన్ ఫంక్షన్ ఇలా పరిణామం చెందుతుంది nrtఅనేది n ఇది e iEnt ఫేస్ భాగం ప్రాబబిలిటీ డెన్సిటీ సంభావ్యత సాంద్రత గురించి ఏమిటి కాబట్టి సంభావ్యత సాంద్రత nrt2 మరియు అది nr2 గా ఇవ్వబడుతుంది ఎందుకంటే e iEnt21 అందువలన ఇది సమయంతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి స్థిరమైన స్థితులకు ప్రాబబిలిటీ డెన్సిటీ సంభావ్యత సాంద్రత సమయంతో సంబంధం లేకుండా ఉంటుంది మరియు అందుకే ఇవి స్థిర స్థితులు సాధారణంగా అయితే నాకు ఐగెన్ ఫంక్షన్ కానీ వేవ్ ఫంక్షన్ ఉంటే అది కాలక్రమేణా మారుతుంది మరియు ఇది ఈ విధంగా ఇవ్వబడుతుంది కాబట్టి సాధారణంగా నాకు iℏdψdtH ఉంది ఇప్పుడు H H ఆపరేటర్యొక్క ఐగెన్ ఫంక్షన్లు పూర్తి సెట్ని ఏర్పరుస్తాయని గుర్తుంచుకోండి ఇది మనం కొన్ని ఉపన్యాసాల క్రితం చేసాము అందువల్ల ఒక సాధారణ ψrt ∑Cnnrt∑Cnne iEnt అని రాయవచ్చు మనం దానిని ఎలా పొందగలము దీన్ని పొందడానికి మనం t0 సమయంలో ∑Cnnr గా ఇవ్వబడిన బౌండరీ కండిషన్కు అనుగుణంగా ψని సిద్ధం చేసాము అనుకుందాం n పూర్తి సెట్ని ఏర్పరుస్తుంది మరియు ఈ ψ ∑Cniℏn∂t ∑Cniℏn∂t సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇది ∑CnEnn ఎల్లప్పుడూ చేయవచ్చు కాబట్టి సమీకరణం iℏ∂ψrt∂t∑CnEnnrt అవుతుంది ఇది n ను సమయ ఆధారిత n's లుగా మరియు rt∑CnnrtnCnnre iEnt గా రాయడం ద్వారా సంతృప్తి చెందుతుంది నేను iℏ∂ψrt∂t nCnnriℏ iEne iEnt కి సమానం అవుతుందని మీరు వెంటనే చూడగలరు ఇది నేను i పదాలని రద్దు చేస్తాను కాబట్టి ఇది nCnnrtEn కు సమానం కాబట్టి ఇది మనం ఇంతకు ముందు చూసిన అదే సమీకరణాన్ని సంతృప్తిపరుస్తుంది కాబట్టి ఇది పరిష్కారం ఒక ఉదాహరణ తీసుకుందాం బాక్స్ లో పార్టికల్ ఉన్న సమస్యని పరిగనిద్దాం మరియు నేను సిద్ధం చేసిన ప్రారంభ స్థితి r03 πxL బాక్స్ పొడవు L మరియు మనం అడిగే ప్రశ్న ψrt ఏమిటి నేను ముందు సాధారణీకరణ స్థిరాంకాన్ని ఎందుకు రాయలేదు అడగవచ్చు నేను ఇప్పుడు దాన్ని రాస్తున్నాను ఇది అంతటా అలాగే ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు ఐగెన్ ఫంక్షన్ పై మాత్రమే దృష్టి పెడుతున్నాను ఇప్పుడు ψrtని కనుగొనడానికి ఇప్పుడు ఐగెన్ ఫంక్షన్ ఉంది నేను సమస్య యొక్క ఐగెన్ ఫంక్షన్ల పరంగా 3 πxL ని రాయాలి ఆపై ఇది ψnrt వలె ఉంటుంది కాబట్టి ψnrt nCnnre iEnt ఇప్పుడు ఐగెన్ ఫంక్షన్ల పరంగా 3 πxL యొక్క విస్తరణను కనుగొననివ్వండి నేను 3 πxL πxL 2 πxL అని రాయగలను ఇది πxL 121 cos 2πxL ఇది12sin πxL 12sin πxL cos 2πxL అని రాయగలను దీన్ని నేను 12sin πxL cos 2πxL 12sin 2πxLπxL sin 2πxL πxL కాబట్టి ఇది 12sin πxL 12sin 2πxLπxL sin 2πxL πxL అని రాయగలను ఇది 12sin πxL 14sin 3πxL 14sin πxL అవుతుంది ఇది 34sin πxL 14sin 3πxL అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు 3 πxL ని రెండు ఐగెన్ ఫంక్షన్ల పరంగా వ్రాసాను వీటి యొక్క సంబంధిత ఎనర్జీ లు E1 మరియుE3 ఇవి మా మునుపటి ఉపన్యాసాల నుండి n1 అయినప్పుడు E1 222mL2 n3 అయినప్పుడు E3 9222mL2 అందువలన ఈ వేవ్ ఫంక్షన్ ఇలా పరిణామం చెందుతుంది కాబట్టి ψxt nCnnxe iEnt గా ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో ఇది Cn కి సమానంగా ఉంటుంది ఇది సాధారణీకరణ స్థిరాంకం 34sin πxL e iE1t 14sin 3πxL e iE3t కాబట్టి వేవ్ ఫంక్షన్లు సమయం తో ఇలా అభివృద్ధి చెందుతాయి కాబట్టి సమయ ఆధారిత ష్రోడింగర్ సమీకరణం iℏ∂ψ∂tH ఇది వేవ్ ఫంక్షన్లు సమయంతో ఎలా పరిణామం చెందుతాయో మీకు తెలియజేస్తుంది హామిల్టోనియన్ ఎనర్జీ ఐగెన్ ఫంక్షన్ల యొక్క సంభావ్యత సాంద్రత ప్రాబబిలిటీ డెన్సిటీ సమయంతో మారదు సాధారణ వేవ్ ఫంక్షన్కు ప్రాబబిలిటీ డెన్సిటీ సంభావ్యత సాంద్రత సమయంతో పాటు మారుతుందని మీరు ఈ ఉదాహరణ నుండి చూడవచ్చు ఇప్పుడు కరెంట్ డెన్సిటీ మరియు ప్రాబబిలిటీ డెన్సిటీ మధ్య సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణాన్ని ఉపయోగించి నేను ఒక సంబంధాన్ని పొందనివ్వండి కాబట్టి సమయ ఆధారిత సిద్ధాంతంలో కరెంట్ డెన్సిటీ మరియు ప్రాబబిలిటీ డెన్సిటీ ని చూద్దాము సమయ ఆధారిత సిద్ధాంతంలో కరెంట్ డెన్సిటీ ఎందుకు ఉండాలి ఇది చెప్పడం చాలా సులభం ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పినట్లు సంభావ్యత సాంద్రత నన్ను ఇలా రాయనివ్వండి మరియు xt xt2 సమయం ఆధారితమైనది 1Dకి నన్ను పరిమితం చేయనివ్వండి కాబట్టి dρdt≠0 సంభావ్యత సంరక్షించబడాలంటే మొత్తం సంభావ్యత ఎల్లప్పుడూ 1గా ఉంటుంది అప్పుడు కంటిన్యుటీ సమీకరణం సంతృప్తి చెందుతుంది మీరు dρdtj ని కలిగి ఉండాలి 1Dలో అది dρdtjx∂t0 అవుతుంది అందువల్ల మొత్తం సంభావ్యతను పరిరక్షించేలా చేసే కరెంట్ ఉండాలి మరియు ఇప్పుడు కరెంట్ కోసం ఆ వ్యక్తీకరణను పొందుదాం కాబట్టి iℏ∂ψ∂t 22m2x2Vxసమీకరణాన్ని రాస్తాను కాబట్టి నేను దీన్ని తో గుణించి iℏ∂ψ∂t 22m2x2Vx ని పొందబోతున్నాను అది నా సమీకరణం 1 యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ కి నేను ఇప్పుడు సమీకరణాన్ని రాస్తాను ఇది iℏ∂t 22m2x2Vx అవుతుంది నేను దీన్ని గుణించి నా రెండవ సమీకరణాన్ని వ్రాస్తాను iℏψ∂t 22m2x2Vxగా వ్రాద్దాం అది సమీకరణ సంఖ్య 2 iℏ∂ψ ∂tψ∂t22m2x2 2x2 పొందడానికి 1 నుండి 2ని తీసివేయండి ఇప్పుడు ఎడమ వైపు iℏ ∂t22m ∂x∂x ∂ψ∂x అని రాయవచ్చు కాబట్టి మన దగ్గర ఉన్నది iℏ ∂t22m ∂x∂x ∂ψ∂x

నేను రెండు వైపుల నుండి ఒకదాన్ని రద్దు చేయగలను ∂t2mi ∂x∂x ∂ψ∂x ని పొందుతాను ఇది ఈ సందర్భంలో సంభావ్యత సాంద్రత ρrt తప్ప మరొకటి కాదు కాబట్టి నేను ఈ jx ని రాయనివ్వండి అనే t∂x 0కి సమానం ఇక్కడ పైన ఉన్న వ్యక్తీకరణ నుండి jx ని 2mi∂ψ∂x ψ∂x అని రాయవచ్చు ఇది కరెంట్ డెన్సిటీ తప్ప మరొకటి కాదు మీరు దానిని జాగ్రత్తగా చూస్తే అర్థం చేసుకోవడం చాలా సులభం i ∂x అనేది p మొమెంటం ఆపరేటర్ అని మీరు చూస్తారు కాబట్టి ఇది మొదటి టర్మ్లో మీకు ψ పై ఆపరేట్ అయ్యి మొమెంటంని ఇస్తుంది తో గుణిస్తే మీకు మొమెంటం సాంద్రతను వస్తుంది దీనిని mతో భాగిస్తే మీకు వెలాసిటీ వస్తుంది కాబట్టి jx అనేది vψ లాగా ఉంటుంది ఇది v×ρ క్లాసికల్ ఫిజిక్స్ నుండి మీకు తెలిసిన కరెంట్ కాబట్టి ∂ψ ∂x ఇది p×ψ లాగా ఉంటుంది కాబట్టి pm v×ρ ఇస్తుంది ఇది j కరెంట్ డెన్సిటీ తప్ప మరొకటి కాదు మనం ψ∂x ఎందుకు చేస్తాము మొత్తం విషయాన్ని నిజం చేయడానికి నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను P మొమెంటంతో కదులుతున్న కణాన్ని సూచించే ప్లేన్ వేవ్ ను తీసుకోండి ప్లేన్ వేవ్ ψeikx ఉంది మరియు సాధారణీకరణ స్థిరాంకం C అనేది సాంద్రత అయిన C2 తప్ప మరొకటి కాదు మరియు కరెంట్ డెన్సిటీ j2miCe ikx∂Ceikx∂x Ceikx∂xCe ikx ఇది ℏkmC2 తప్ప మరొకటి కాదు ఇది వెలాసిటీ pm ρ కాబట్టి కరెంట్ డెన్సిటీ ను ఇలా నిర్వచించడం సరైన అర్ధమే 3Dలో మనం ρ ψ గా ఇవ్వబడుతుంది మరియు j 2miψ ψ గా రాయబడుతుంది కాబట్టి ఈ ఉపన్యాసం యొక్క ప్రధాన లక్షణాలను రాయడం ద్వారా నేను ఇప్పుడు ఈ ఉపన్యాసాన్ని ముగించబోతున్నాను మనం px∼h అని చూపించడానికి మైక్రోస్కోప్ ఉదాహరణను ఇచ్చాము ఆపై మనం సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణాన్ని పరిగణించాము మరియు Hψrt యొక్క ఐగెన్ ఫంక్షన్లకు ఫుట్ నోట్ ఇచ్చినట్లే ఇది ఫేస్ భాగం e iEnt ఆపై మనం కరెంట్ను నిర్వచించాము లేదా సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణాన్ని ఉపయోగించి మరింత ఖచ్చితమైన సంభావ్యత కరెంట్ డెన్సిటీని మనం నిర్వచించాము అది ∂ρ∂tj0 ని సంతృప్తిపరుస్తుందని చూపింది కాబట్టి దీనితో నేను సమయం ఆధారిత ష్రోడింగర్ సమీకరణంపై ఈ ఉపన్యాసాన్ని ముగించాను